ఈ తరగతి లో మనము కాంప్లిమెంటరీ స్లాక్నెస్ పై చర్చను కొనసాగిద్దాం మరియు సింప్లెక్స్ టేబుల్ కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను ఎలా పట్టుకోగలదో వివరించడానికి ప్రయత్నిద్దాం చివరి తరగతిలో నేను ఒక ఉదాహరణ ఇచ్చానుఅక్కడ మనము ప్రైమల్కు రెండు సాధ్యమయ్యే పరిష్కారాలను తీసుకున్నాము వాటిలో ఒకటి వాంఛనీయమైనది మరియు ఇది పరిష్కారం లో ఉందని నేను పేర్కొన్నాను వాంఛనీయమైన అదే ఉదాహరణ లో పరిష్కారం వాంఛనీయమైనది కానప్పుడు సంబంధిత డ్యూయల్ అసాధ్యం గా మారింది అని చెప్పుకున్నాము అయితే వాంఛనీయమైన పరిష్కారం నుండి సంబంధిత డ్యూయల్ సాధ్యమే వాంఛనీయమైనదని మనము చెప్పాము ఇప్పుడు అదే ఉదాహరణ కి తిరిగి వెళ్లి ఈ సమస్య కోసం సింప్లెక్స్ టేబుల్ను తిరిగి పరిశీలిద్దాం మరియు సింప్లెక్స్ అల్గోరిథం వాస్తవానికి ఏమి చేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి దీనితో ప్రారంభిద్దాం ఇది సింప్లెక్స్ టేబుల్ X3 మరియు X4 కు బదులుగా మనము u1 మరియు u2 ను పరిచయం చేద్దాము కాబట్టి మనము X1X2u1 u2 లను వేరియబుల్స్గా కలిగి ఉన్నాము ఆపై మనము u1 మరియు u2 తో ప్రారంభిద్దాం తరువాత X1 అనేది u2 ను భర్తీచేసి పరిష్కారం లోకి వస్తుంది మరియు తరువాత u1 స్థానంలో X2 పరిష్కారం లోకి వస్తుంది మరియు మనకు X1 3 X2 4 మరియు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 66 తో వాంఛనీయ పరిష్కారం ఉంది ఇప్పుడు మనం సింప్లెక్స్ టేబుల్ ను కూడా డ్యూయల్ ఆలోచనా విధానంతో చూస్తూ చేయడం ప్రారంభిద్దాం కాబట్టిఒకవేళ మనము ఈ సమస్యకు డ్యూయల్ను వ్రాస్తే మొదట్లో మనము అసమానతలు కలిగి ఉన్నామని అనుకుందాం అందువల్ల రెండు అడ్డంకులు ఉన్నాయి డ్యూయల్రెండు వేరియబుల్స్ Y1 మరియు Y2 కలిగి ఉంది రెండు అడ్డంకులు మనకు రెండు స్లాక్ వేరియబుల్స్ u1 మరియు u2 ఇచ్చాయి వాటిని Y1 మరియు Y2 లకు జత చేయబడ్డాయి మరియు ప్రైమల్లో రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఇవి డ్యూయల్లో రెండు అడ్డంకులను కలిగిస్తాయి మరియు వాటికి v1 v2 ఉన్నాయి ఇక్కడ v1 v2 స్లాక్ వేరియబుల్స్ కాబట్టి డ్యూయల్ Y1Y2 మరియు v1 v2 లను కలిగి ఉంటుంది కాంప్లిమెంటరీ స్లాక్నెస్ X మరియు vY మరియు u ల మధ్య సంబంధం ఉందని కూడా మనకు చెబుతుంది కాబట్టి X v 0 Y u 0 కాబట్టి ఇప్పుడు మనంప్రైమల్ వేరియబుల్ కు సంబంధిత డ్యూయల్ వేరియబుల్ను జత చేస్తున్నాము రెండు ప్ప్రైమల్ వేరియబుల్స్ X1 X2 ఫలితంగా రెండు డ్యూయల్ పరిమితులు ఏర్పడ్డాయి దీని ఫలితంగా రెండు డ్యూయల్ స్లాక్ వేరియబుల్స్ ఏర్పడ్డాయని గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రైమల్ డెసిషన్ వేరియబుల్ సంబంధిత డ్యూయల్ స్లాక్ వేరియబుల్ కు జత చేయబడుతుంది X1 అనేది v1 కు జత చేయబడుతుంది మరియు మొదలగునవి కాబట్టి ప్రైమల్ స్లాక్ అయిన u1 కూడా Y1కు జత చేయబడింది ఇది డ్యూయల్ వేరియబుల్ ఇప్పుడు దీన్ని చేయడం ప్రారంభిద్దాం మొదటి సింప్లెక్స్ ఇతరేషన్ 10 ఇక్కడ 9 ఇక్కడ 00 మరియు ఈ 10 వాస్తవానికి పరిష్కారంలోకి ప్రవేశించిందని మనము గ్రహించాము 10 పరిష్కారంలోకి ప్రవేశించింది మనము 73 మరియు 64 చేసాము ఆపై 64 వాస్తవానికి మిగిలిపోయింది ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనకు ఉన్న మొదటి ఇతరేషన్ X1 0 X2 0 పరిష్కారం నుండి u1 అనేది 21 u2 అనేది 24 అంటే X1 మరియు X2 నాన్ బేసిక్ అని సూచిస్తుంది X1 మరియు X2 అనేవి నాన్ బేసిక్ u1 అనేది 21 u2 అనేది 24 అని మనం చూడవచ్చు ఇప్పుడు ఈ పరిష్కారం కోసం కాంప్లిమెంటరీ స్లాక్నెస్ షరతులను అమలుచేద్దాం ఇప్పుడు X1 0 అయితే v1 పరిష్కారంలో ఉంటుంది X2 0 v2 పరిష్కారంలో ఉంది u1 మరియు u2 లుప్రైమల్లోని పరిష్కారంలో ఉన్నాయి కాబట్టి Y1 మరియు Y2 అనేవి 0 కాకాబట్టి డ్యూయల్కు తిరిగి వెళ్లి ఆపై Y1 Y2 0 గా వుంచి v1 మరియు v2 లతో డ్యూయల్ను పరిష్కరించడానికి ప్రయత్నించడం ఒక మార్గం మనం అలా చేస్తే మనకు v1 10 మరియు v2 9 లభిస్తాయి మనము ఇలా చేస్తే మనకు v1 10 v2 9 ఒకవేళ మనం డ్యూయల్ వ్రాసి విలువలను పెడితే Y1 మరియు Y2 0 అయితే సింప్లెక్స్ టేబుల్ ఏమి చెబుతుందో చూద్దాం ఇప్పుడు సింప్లెక్స్ టేబుల్ ఇక్కడ 10 మరియు ఇక్కడ 9 చూపిస్తుంది ఇప్పుడు యొక్క ప్రతికూలత సంబంధిత డ్యూయల్ పరిష్కారాన్ని చూపిస్తుంది ఇప్పుడు మనం దీనిని గ్రహించినట్లయితే మనం చూస్తే u1 ప్రైమల్ లోని పరిష్కారంలో ఉంది కాబట్టి Y1 అనేది 0 కి సమానంగా ఉండాలి మనం ఇప్పుడు u1 తో పాటు Y1 ను జతచేయాలి క్రిందికి వెలితే ఇక్కడ మీరు 0 పొందుతారు మీకు ఇక్కడ 0 వస్తుంది ఇది Y1 పరిష్కారం అదేవిధంగా u2 కాంప్లిమెంటరీ స్లాక్నెస్ ద్వారా ప్రైమల్లో పరిష్కారంలో ఉంటుంది Y2 u2 అనేవి 0 కాబట్టి Y2 అనేది 0 అయి ఉండాలి ఇప్పుడు Y2 ను u2 కు జతచేయాలి కాబట్టి ఇది Y2 యొక్క విలువ Y2 అనేది 0 అందుకే ప్రతి బేసిక్ వేరియబుల్కు అనేది 0 గా ఉంటుంది ఎందుకంటే ఆ వేరియబుల్ బేసిక్ గా ఉన్నప్పుడు డ్యూయల్లోని సంబంధిత వేరియబుల్ నాన్ బేసిక్ అయి ఉంటుంది మరియు అది 0 విలువను తీసుకుంటుంది ఇప్పుడు X1 0 ప్రైమల్ లో నాన్ బేసిక్ అని మనం గ్రహించాము దాని సంబంధిత డ్యూయల్ వేరియబుల్ v1 వాస్తవానికి బేసిక్ మరియు 10 విలువను కలిగి ఉంటుంది కాబట్టిప్రతికూల డ్యూయల్ పరిష్కారాన్ని చూపించగలుగుతుంది అదేవిధంగాఈ పరిష్కారం లో X2 నాన్ బేసిక్ X2 అనేది 0 కాబట్టి X2 v2 అనేవి 0 మనం v2 అనేది 9 అని గ్రహించాము అంటే ఇది కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను వర్తింపచేయకపోవడం ద్వారా మనం పొందగలిగాము కాబట్టి ఇక్కడే మొదటి ఈటరేషన్ లోనే మనం వాస్తవానికి u1 21 u2 24 తో ప్రైమల్కు సాధ్యమయ్యే పరిష్కారాన్ని పరిష్కరిస్తున్నాము ఇది అసాధ్యమైనది మాత్రమే కాదు అయితే ఇది ప్రాథమిక సాధ్యమే మరియు విలువల ద్వారా మనం వాస్తవానికి డ్యూయల్ పరిష్కారాన్ని అంచనా వేస్తున్నాము ఇప్పుడుడ్యూయల్ పరిష్కారం అనేది Y1 0 Y2 0 v1 10 v2 9 ఇప్పుడు v1 v2 అసాధ్యమైనవి కాబట్టి మనము ను చూస్తాము మరియు ఆ వేరియబుల్ను Cj Zj తో ప్రవేశపెడదాం ఇప్పుడు మనం ఇంకొక సింప్లెక్స్ ఈటరేషన్ చేస్తామని చెప్పండి ఆ తరువాత మనకు X1 6 Z 60 తో u1 3 లభిస్తుంది ఇప్పుడు దానికి ఏమి జరుగుతుందో చూద్దాం ఇప్పుడు మా 2 వ ఈటరేషన్ అనేది X1 6 X1 6 u1 3 కాబట్టి నేను X1 6 u1 3 X1 6 ను ప్రత్యామ్నాయం చేసినప్పుడు ఇక్కడ u2 0 ఇస్తుంది X1 6 మరియు u1 3 కూడా నాకు X2 0 ఇస్తుంది మరియు u1 X1 పరిష్కారంలో ఉన్నాయని u2 X2 అనేవి 0 అని స్పష్టంగా తెలుస్తుంది అవి 0 తో నాన్ బేసిక్ కాబట్టి ఇది ప్రాథమిక సాధ్యమయ్యే పరిష్కారం ప్రాథమిక ప్రాథమిక సాధ్యమయ్యే పరిష్కారం ఇప్పుడు కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను వర్తింపజేద్దాం u1 పరిష్కారంలో ఉన్నప్పుడు Y1 అనేది 0 గా ఉండాలి కాబట్టి Y1 ను u1 కు జత చేయాలి Y1 అనేది 0 అని మనము గ్రహిస్తాం బేసిక్ వేరియబుల్ యొక్క అనేది 0 X1 పరిష్కారంలో ఉంది కాబట్టి v1 అనేది 0 గా ఉండాలి కాబట్టి X1 కింద v1 జత చేయబడింది v1 అనేది 0 ఇప్పుడు మేము Y1 మరియు v1 నుండి 0 తో కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను వర్తింపజేస్తే మరియు మనము డ్యూయల్నువ్రాస్తాము మరియు మనము Y2 మరియు u2 కోసం పరిష్కరిస్తాము మనము Y2 52 v2 32 పొందుతాము కాబట్టి తిరిగి వెళ్లి ఆ 52 ఇక్కడ 52 గా చూపబడింది అని చూస్తున్నాము నేను చెప్పినట్లుగా యొక్క ప్రతికూలత మరియు ఈ 32 అనేది 32 గా చూపబడింది ఇది ప్రతికూల విలువ కాబట్టి ఈ ఈటరేషన్ లో మనం ఏమి చేస్తున్నాము అంటే మనం X1 6 u1 3 తో ప్రైమల్కు మరొక సాధ్యమయ్యే పరిష్కారాన్ని చూస్తున్నాము మరియు మనం సంబంధిత డ్యూయల్ పరిష్కారాన్ని అంచనా వేస్తున్నాము సంబంధిత డ్యూయల్ పరిష్కారం ఇప్పటికీ అసాధ్యమైనది ఎందుకంటే Y2 పాజిటివ్ గా ఉంది కానీ v2 నెగిటివ్గా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి v2 నెగిటివ్గా ఉంటుంది v2 ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఇది అసాధ్యమైనది మరియు అందువల్ల మనము Cj Zj ని చూస్తాము ఈ వేరియబుల్ పరిష్కారంలోకి మళ్ళీ వస్తుంది ఈ వేరియబుల్ ఒక Cj Zj తో పరిష్కారంలోకి వస్తోందని మనం ఇప్పుడు గ్రహించాము ఆపై మనం మరో ఈటరేషన్ చేసి చివరకు X1 3 X2 4 ను పొందుతాము X1 3 X2 4 అయినప్పుడు స్వయంచాలకంగా u1 u2 అనేవి 0 మరియు మనము u1 u2 అనేవి 0 అనిగ్రహించాము కాబట్టి X1 3 అనేది v1 0 ను సూచిస్తుంది కాబట్టి v1 0 X2 4 అనేది v2 0 ను సూచిస్తుంది మరియు మనం v1 0 v2 ను 0 కి సమానమైన డ్యూయల్ లోకి ఉంచినప్పుడు మరియు మనం వాస్తవానికి పరిష్కరిస్తే మనకు Y1 2 Y2 1 యొక్క ప్రతికూలత లభిస్తుంది కాబట్టి Y1 2 Y2 1 వాస్తవానికి డ్యూయల్కి సాధ్యమే మరియు అందువల్ల ఇది 66 తో వాంఛనీయమైనది ఇప్పుడు ఇక్కడ చూపినట్లు మనము గ్రహించాము కాబట్టి మూడవ ఈటరేషన్ లో మనము Y1 2 Y2 1 ను గ్రహించాము ఇది వాంఛనీయమైనది కాబట్టి Cj Zj యొక్క ప్రతికూలత వాస్తవానికి అది డ్యూయల్ విలువ మరియు u1 u2 కింద మనము Y1 Y2 విలువను ప్రతికూల గుర్తుతో చూడగలుగుతాము కాబట్టి 2 మరియు 1 లు పరిష్కారం లో ఉన్నాయి కాబట్టిసింప్లెక్స్ అల్గోరిథం ఏమి చేస్తుంది సింప్లెక్స్ అల్గోరిథం ను చూడటానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటి మార్గం సింప్లెక్స్ అనేది ప్రైమల్కు ప్రాధమికానికి సాధ్యమయ్యే పరిష్కారాన్ని చూస్తుంది అంచనా వెయ్యడం అనేది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను మరింత పెంచవచ్చు లేదో అని తనిఖీ చేసే మార్గం కాబట్టి 10 9 0 0 తో దీన్ని 0 3 20 52 తో మరింత పెంచవచ్చు దీనిని మరింత పెంచవచ్చు కానీ 0 0 2 1 తో దీన్ని మరింత పెంచడం సాధ్యం కాదు అందువల్ల వాంఛనీయతకు చేరుకున్నాము సింప్లెక్స్ అల్గోరిథంను చూడటానికి ఇది ఒక మార్గం సింప్లెక్స్ అల్గోరిథం చూసే మరో మార్గం ఏమిటంటే నేను మరియు యొక్క ప్రతికూల విలువల ద్వారా ప్రైమల్కు ప్రాథమిక సాధ్యమయ్యే పరిష్కారాన్ని అంచనా వేయడం మనము 10 మరియు 9 ను డ్యూయల్ పరిష్కారంగా చూడవచ్చు డ్యూయల్ అసాధ్యం కాబట్టి డ్యూయల్ అసాధ్యమైనప్పుడు డ్యూయల్ స్లాక్స్ 10 మరియు 9 అని మనము చూడవచ్చు అంటే డ్యూయల్ పరిష్కారంలో అంతరం ఉంది ఉదాహరణకు మొదటి పరిష్కారం డ్యూయల్ నుండి ఉంటుంది ఇది 3Y1 4Y2 ≥ 10 అవుతుంది కాబట్టి Y1Y2 అనేవి 0 కాబట్టి v1 అనేది 10 అవుతుంది కాబట్టి డ్యూయల్ అడ్డంకి యొక్క ఎడమ చేతి వైపు మరియు కుడి వైపు మధ్య అంతరం ఉంది స్లాక్ వేరియబుల్ ప్రతికూల విలువను తీసుకున్నప్పుడు v1 ప్రతికూల విలువను తీసుకుంటుంది v1 ≥ 0 ను కలిగి ఉంటుంది కానీ v1 ప్రతికూల విలువను తీసుకుంటే అడ్డంకిలలో ఒకటి ఉల్లంఘించబడుతుంది మరియు అంతరం వస్తుంది ఇప్పుడు ఇక్కడ రెండు అడ్డంకులు ఉల్లంఘించబడతాయి ఇప్పుడు అంతరాన్ని తగ్గించడం ద్వారా ద్వంద్వ సాధ్యమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు ఇది చాలా ప్రతికూల విలువను కలిగి ఉన్న వేరియబుల్ v2 అనేది 10 ఇక్కడ అంతరం పెద్దది మరియు ఉల్లంఘన పెద్దది దీని ఫలితంగా 10 యొక్క Cj Zj ఏర్పడింది కాబట్టి ఒక Cj Zj ఎంటర్ చేయడం అనేది సాధ్యం కాని అడ్డంకిని సాధ్యమయ్యేలా చేయడం సాధ్యం కాని డ్యూయల్ అడ్డంకిని తయారు చేయడం కాబట్టి X1 పరిష్కారంలోకి వస్తుంది తద్వారా ప్రతికూలంగా ఉన్న ఈ v1 తదుపరి ఈటరేషన్ లో 0 గా మారడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ప్రైమల్ నాన్ ఆప్టిమాలిటీ అనేది Cj Zj ని చెప్పే ఒక మార్గం Cj Zj అనేది ప్రైమల్ యొక్క నాన్ ఆప్టిమాలిటీ ని సూచిస్తుంది కాబట్టి చాలా పాజిటివ్ లను ఇక్కడ ఉంచండి మరొక మార్గం ఏమిటంటే ఒక Cj Zj డ్యూయల్ యొక్క అసమర్థతను సూచిస్తుంది ఎందుకంటే ప్రతికూల అనేది డ్యూయల్ కాబట్టి ఇక్కడ నాన్ ఆప్టిమాలిటీని సూచించే Cj Zj లు ఉన్నాయి ఇక్కడ X2 కోసం Cj Zj లు నాన్ ఆప్టిమాలిటీని సూచిస్తున్నాయి ఇక్కడ Cj Zj లేదు కాబట్టి వాంఛనీయమైనది ఇప్పుడు అదే విషయం భిన్నంగా చెప్పబడింది ఇక్కడ డ్యూయల్ అసాధ్యం కాబట్టి అతిపెద్ద అంతరం ఉన్నదాన్ని నెట్టడం ద్వారా అంతరాన్ని తగ్గించవచ్చు ఇక్కడ డ్యూయల్ అసాధ్యమైనదిv2 ను పరిష్కారంలోకి నెట్టడం ద్వారా అంతరాన్ని తగ్గించూద్దాం తద్వారా ప్రతికూల విలువ నుండి v2 0 అవుతుంది ఇప్పుడు ఇక్కడ డ్యూయల్ సాధ్యమే కనుక ఇది వాంఛనీయమైనది కాబట్టి సింప్లెక్స్ అదే పని చేస్తుంది ఒకే పరిష్కారం ఉన్న లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కు ఇది వాస్తవానికి ప్రైమల్ మరియు అలాగే డ్యూయల్ను పరిష్కరిస్తుంది మరియు మనము కాంప్లిమెంటరీ స్లాక్నెస్ పరిస్థితులను పరిశీలిస్తే అది బాగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం దరఖాస్తు చేద్దాం ప్రైమల్ మరియు డ్యూయల్ యొక్క మరికొన్ని అంశాలను చూద్దాం ఇప్పుడు మనము డ్యూయల్ యొక్క ఎకనమిక్ ఇంటర్ప్రిటేషన్ అని పిలువబడు దాని నుండి ప్రారంభిద్దాం ఇప్పుడు డ్యూయల్ అర్థం ఏమిటి దీనికి అర్థం ఉందా ఇది ప్రైమల్కు ఎలా సంబంధం కలిగి ఉంది ఆర్థిక కోణం ఉందా డబ్బు కోణండ్యూయల్ వైపు చూడటానికి ద్రవ్య కోణం ఉందా కాబట్టి ఈ తరగతిలో డ్యూయల్ యొక్క ఎకనమిక్ ఇంటర్ప్రిటేషన్ను ప్రారంభిద్దాం మరియు అలాగే ముందుకు కొనసాగుదాము కాబట్టి మళ్ళీ మనం ఉదాహరణను వివరించడానికి అదే ఉదాహరణను ఉపయోగిద్దాం తద్వారా లీనియర్ ప్రోగ్రామింగ్ గురించి మనము బాగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఉదాహరణను మనం ఇప్పటికే చాలాసార్లు చూశాము మరియు మరికొంత కాలం దీనిని చూస్తూనే ఉంటాము అదే ఉదాహరణను ఉంచడం ద్వారా మనం చాలా ఎక్కువ విషయాలు అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనకు ప్రైమల్ తెలుసుఇప్పటికే మనకు డ్యూయల్ తెలుసు వాంఛనీయ పరిష్కారం X1 3 X2 4 Z 66 u1 0 u2 0 Y1 2 Y2 1 etcetera అని తెలుసు ఇప్పుడుమనం అర్థం చేసుకున్న మొదటి విషయం ఏమిటి ఇప్పుడు ప్రైమల్ నుండి ఆదాయం 66 దీనిని మనం చూస్తే ఇది మనము ప్రారంభించిన సమస్య కాబట్టి మనము రెండు ఉత్పత్తులను తయారు చేసాము రెండు వనరులు ఉన్నాయి ఇవి 10 మరియు 9 ఉత్పత్తులను విక్రయించడానికి సంబంధించిన ఆదాయాలు మరియు చివరకు మనము మొదటి ఉత్పత్తిలో మూడు తయారు చేసి రెండవ ఉత్పత్తిలో నాలుగు రెండు రకాల స్వీట్లు అని చెప్పడానికి పరిష్కరించాము కాబట్టి 66 ఆదాయాన్ని పొందడానికి మొదటి ఉత్పత్తిలో మూడు మరియు రెండవ ఉత్పత్తిలో నాలుగు చేయాలి ఇప్పుడు డ్యూయల్ మనకు ఏమి చెబుతుంది W 66 తో y Y1 2 Y2 1 అని డ్యూయల్ చెబుతుంది ఇప్పుడు ఈ W 66 అనేది 42 24 అంటే 66 నుండి వచ్చింది దీనిని చూడటానికి ఇది ఒక మార్గం అంటే 66 అనేది మరొక మార్గం ప్రైమల్ యొక్క కుడి వైపు డ్యూయల్ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది కాబట్టి Y1 మరియు Y2 ఏమిటో వివరించే ముందు Y1మరియు Y2 దేనినైనా సూచిస్తూ ఉంటే 21 మరియు 24 సమస్యను ప్రారంభించిన వనరులు అని కూడా మనము అర్థం చేసుకోవాలి మరియు Y1 మరియు Y2 లు 21Y1 24Y2 66 ను సూచిస్తే ఇది ఉత్పత్తులను అమ్మడం ద్వారా మరియు ఈ 66 ను తయారు చేయడం ద్వారా మనకు లభించిన ఆదాయం కాబట్టి మొదటి అవగాహన ఏమిటంటే21 x ఏదో 24 x ఏదో 66 అయితే అప్పుడు ఈ Y1 మరియు Y2 లకు 21 మరియు 24 లతో ఏదైనా సంబంధం కలిగి ఉంటుంది దీనికి వనరులతో సంబంధం ఉంది మరియు మనము ఇప్పుడు వనరుల పని వాంఛనీయ వద్ద 66 అని చెప్పవచ్చు నేను మొదటి వనరు యొక్క 21 యూనిట్లు మరియు రెండవ వనరు యొక్క 24 యూనిట్లు వనరులుగా కలిగి ఉంటే అప్పుడు నేను వాటిని ఉత్పత్తులుగా మార్చి మొదటి ఉత్పత్తిలో మూడు మరియు రెండవ ఉత్పత్తిలో నాలుగు తయారు చేసి ఉత్పత్తులను 66 ఆదాయం కలిగేటట్లు విక్రయిస్తామని అని మనం గ్రహించాలి దీని అర్థం రెండు వనరుల 21 మరియు 24 యూనిట్లు యొక్క వాస్తవ విలువ వాంఛనీయమైన ఈ రెండు వనరుల విలువ మన వద్ద ఉన్న అదే 66 కాబట్టి మొదటి ఇంటర్ప్రిటేషన్ అనేది డ్యూయల్ వేరియబుల్ విలువలు వాంఛనీయ వనరులకు విలువైనవి మనము దీనికి కొంచెం ఎక్కువ అర్హత సాధించాం కాని అవి వాంఛనీయమైన వనరుల విలువ వాంఛనీయమైన వనరుల విలువ అని చెప్పడం కూడా మంచిది కాబట్టిY1 మరియు Y2లు మొదటి ఎకనమిక్ ఇంటర్ప్రిటేషన్ ఇవి డ్యూయల్ వేరియబుల్స్ ఇవి వాంఛనీయ వనరుల విలువ ఇప్పుడు దీని గురించి మరికొన్ని విషయాలు అర్థం చేసుకుందాం మరోసారి అదే ఉదాహరణకి వెళ్దాం అసలు సమస్య 3X1 3X2 ≤ 21 మరియు 4X13X2≤ 24 ఇప్పుడు మనం అదే లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యను పరిష్కరించబోతున్నామని అనుకుందాం 21 యూనిట్లను వనరు కలిగి ఉండటానికి బదులుగా మనకు 21 ẟ ఉంటుంది ఇక్కడ ẟ ఒక చిన్న సానుకూల పరిమాణం మీరు 21 1 లేదా అలాంటిదే ఊహించవచ్చు ఒక చిన్న పరిమాణం ఏమి ఉంటే వనరు కొద్దిగా పెరుగుతుంది 21 ẟ ẟ యొక్క ఈ పెరుగుదల కారణంగా మనము ఇంకా రెండు ఉత్పత్తులను తయారుచేస్తూనే ఉంటాము అని ఊహించుకుందాము అంటే X1 మరియు X2 పరిష్కారంలో ఉన్నాయి X1 మరియు X2 పరిష్కారం పరిష్కారంలో ఉందని మనకు తెలుసు మనము ఉత్పత్తులను రెండింటినీ తయారు చేస్తూనే ఉంటాం పని అని ఊహించుకుంటే మరియు ఆ ఊహ కింద ఏమి జరుగుతుంది అంటే X1 మరియు X2 లు బేసిక్ గా కొనసాగుతాయి మనము రెండు ఉత్పత్తులను తయారు చేయడాన్ని కొనసాగిస్తే అప్పుడు 3X1 3X2 21 δ మరియు 4X1 3X2 24 పరిష్కరించడానికి సరిపోతుంది మనకు ẟ తెలుసు అని అనుకుందాం కాబట్టి అప్పుడు3X1 3X2 21 ẟ మరియు 4X1 3X2 24 మనం నిజంగా పరిష్కరిస్తే మనకు X1 3 ẟ X2 4 4ẟ 3 లభిస్తాయి మరియు మనం ప్రత్యామ్నాయం చేసినప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 66 2ẟ అవుతుంది కాబట్టి ఇది నాకు ఏమి చెబుతుంది ఇది మొదటి వనరులో నాకు అదనపు చిన్న ẟ ఉంటే నేను ఇప్పుడు ఈ ẟ ను ఉత్పత్తిగా మార్చగలను అని నాకు చెబుతుంది మరియు చివరకు ఈ ఉత్పత్తులను అమ్మవచ్చు మరియు 66 కి బదులుగా ఆదాయం 66 2ẟ అవుతుంది కాబట్టి ఇది నాకు చెప్పేది ఇదే కాబట్టి మనము మొదటి వనరును చిన్న ẟ ద్వారా పెంచుకుంటే లాభం లేదా ఆదాయం 2ẟ కు పెరుగుతుంది వాంఛనీయ త వద్ద వనరు యొక్క ఒక యూనిట్ విలువ 2 ఇది డ్యూయల్ పరిష్కారం Y1 2 మనము మనకు తెలిసిన మునుపటి స్లైడ్కు తిరిగి వెళితే అక్కడ Y1 2 మనము ఇక్కడ చూస్తున్నాము Y1 2 Y1 2 కాబట్టి ఇది వాస్తవానికి ఆ వనరు యొక్క విలువ కాబట్టి మనము అనేది 66 అని గ్రహించాము కాబట్టి Y1 2 కాబట్టి 21ẟ ఇక్కడ చూపబడిన డెల్టా ద్వారా మొదటి వనరును పెంచుకుంటే విషయం 2ẟ 66 2ẟ పెరుగుతుంది అని మనం గ్రహించాము కాబట్టి ఈ 2 ఇది Y1 విలువగా ఉంటుంది ఇది వాంఛనియత వద్ద వనరు యొక్క మారిజినల్ విలువ ఇప్పుడు వాంఛనీయ వద్ద ఒకవేళ నేను మొదటి వనరును చిన్న ẟ ద్వారా పెంచుకుంటే లాభం 2ẟ పెరుగుతుంది అందువల్ల ఈ వనరు యొక్క విలువ ఈ వనరు యొక్క మారిజినల్ విలువ వాంఛనీయ వద్ద ఈ వనరు యొక్క విలువ నిజానికి 2 మనము డ్యూయల్ యొక్క ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ యొక్క మరికొన్ని అంశాలను చూద్దాము మరియు తరువాత తరగతిలో డ్యూయల్ సింప్లెక్స్ అల్గోరిథంకు వెళ్దాం